Ls అనేది ప్రతి సర్క్యూట్ యొక్క స్వీయ ఇండక్టెన్స్ అందువలన Ls 0 4605 log 213 Dr mHkm ఇది 76 వ సమీకరణం మరియు M అనేది 2 సర్క్యూట్స్ మధ్య పరస్పర ఇండక్టెన్స్ M 0 4605 log d3d223 mHkm దీనిని స్వీయ అని మరియు దానిని రెండు సర్క్యూట్స్ మధ్య పరస్పర ఇండక్టెన్స్ అని అంటాము మీరు ఆకృతీకరణ చూడండి మనం మొదటి టర్మ్ ను స్వీయ ఇండక్టెన్స్ అని అంటాము మరియు ఇది 2 సర్క్యూట్స్ మధ్య పరస్పర ఇండక్టెన్స్ d2d3 ని గమనించండి ఇక్కడ Ls M లో మనం M కు మైనస్ గుర్తు తీసుకున్నాం కాబట్టి d3d223 అవుతుంది మీరు ఆకృతీకరణ చూసినట్లయితే మనం d2d3 2 సర్క్యూట్స్ మధ్య తీసుకుంటాం కానీ D బయటకొస్తే ఇది 32Dr ఆ పరిభాషలో వస్తుంది అది వాస్తవంగా D మరియు r లోపల ఉంటుంది అందుకే ఈ భాగం స్వీయ అని మరియు ఈ భాగం పరస్పర ఇండక్టెన్స్ అని అంటాము ఇది సమాంతరంగా కనెక్ట్ చేయబడిన 2 సర్క్యూట్స్ యొక్క బాగా తెలిసిన ఫలితం GMD పద్ధతి కూడా ట్రాన్స్పోజ్ చేయని ట్రాన్స్మిషన్ లైన్ కు అనువర్తిత వచ్చు మరియు ఇది కచ్చితమైన ఫలితం ఇస్తుంది ఇప్పుడు మనం బండల్డ్ కండక్టర్స్ దగ్గరకు వద్దాం ఈ స్థితిలో వాస్తవంగా బండల్డ్ కండక్టర్స్ అనేవి ఎక్కువ మొత్తం లో పవర్ అదనపు అధిక ఓల్టేజ్ ట్రాన్స్మిషన్ లైన్స్ ద్వారా సు దూరం పంపడానికి ఆర్థికమైనవి అవన్నీ ప్రాథమికంగా బండల్డ్ కండక్టర్స్ చేత నిర్మించబడ్డాయి బండల్డ్ కండక్టర్స్ యొక్క ఆకృతీకరణ 2 కండక్టర్స్ లేక 3 కండక్టర్స్ లేక 4 కండక్టర్స్ అంత కన్నా ఎక్కువ కూడా ఉండొచ్చు చాలా కండక్టర్స్ సమాంతరంగా ఉన్నాయి కాబట్టి సహజంగా EHV ట్రాన్స్మిషన్ లైన్స్ లో బండల్డ్ కండక్టర్స్ ఉపయోగిస్తారు లైన్స్ యొక్క స్వీయ GMD పెంచడానికి ట్రాన్స్మిషన్ లైన్ యొక్క సామర్థ్యం పెరిగి తే ఇండక్టెన్స్ తగ్గుతుంది ఎందుకంటే ఇండక్టెన్స్ తక్కువ ఉంటే రియాక్టన్స్ తక్కువగా ఉంటుంది మరియు పవర్ ట్రాన్స్మిషన్ సామర్థ్యం పెరుగుతుంది బండల్డ్ కండక్టర్స్ కొరోనా నష్టం సర్జ్ ఇంపెడెన్స్ మరియు రేడియో ఇంటర్ఫేరెన్సు తగ్గించడానికి ఉపయోగిస్తారు ప్రాథమికంగా బండల్డ్ కండక్టర్స్ పటం 11 లో చూపిన విధంగా సాధారణంగా 2 3 లేక 4 అంత కంటే ఎక్కువ కండక్టర్స్ కలిగి ఉంటుంది ఈ ఆకృతీకరణ యొక్క స్వీయ GMD కనుగొనేందుకు ప్రయత్నిద్దాం ఉదాహరణకు మీరు ఈ 2 వ కండక్టర్ స్థితి తీసుకోండి 2 కండక్టర్స్ అమరిక కు Ds rd12 ఇది 78 వ సమీకరణం అదేవిధంగా మీరు 3 కండక్టర్స్ అమరిక తీసుకుంటే Dsrd213 ఈ విధంగా జరుగుతుంది నేను కేవలం ఉదాహరణ తీసుకున్నాను ఇలా ఏదైనా కండక్టర్ తీసుకోండి ఏదైనా కండక్టర్ కు Ds తీసుకుంటే మొదట మీరు దాని యొక్క స్వీయమైనది r తీసుకోవాలి తరువాత ఇక్కడ ఈ కండక్టర్ నుండి దూరం d తీసుకోండి మళ్ళీ ఈ కండక్టర్ తీసుకోండి అన్ని కండక్టర్స్ ఒకే రేడియస్ r ఉందని అనుకుందాం అన్నింటి మధ్య దూరం కూడా ఒకటే ఇదే నేను 3 కండక్టర్స్ స్థితి లో రాసాను ఇప్పుడు4 కండక్టర్స్ స్థితి తీసుకుంటే ఇది ఏ కండక్టర్ నుండైనా 4 కండక్టర్ స్థితి కి ఈ రేఖాచిత్రం తీసుకోండి Ds r √2d14 మొదట మీరు దాని యొక్క స్వీయమైనది r తీసుకోవాలి తరువాత ఈ కండక్టర్ నుండి ఇక్కడకు దూరం తీసుకోండి అది d తరువాత ఈ కండక్టర్ 2 నుండి ఇక్కడకు d ఉంటుంది తరువాత ఈ కండక్టర్ నుండి దీనికి d కాబట్టి ఈ వికర్ణ దూరం √2d ఉంటుంది Ds r ఇది 4 కండక్టర్స్ ఉన్నప్పుడు వస్తుంది r అనేది బండల్ లోని ప్రతి కండక్టర్ యొక్క కల్పిత రేడియస్ ఈ రకమైన అమరిక కు మీరు ఈ విధంగా స్వీయ GMD Ds కనుగొంటారు ఇప్పటి దాకా మనం ఈ ఉత్పన్నం గురించి ఏవైతే అవకాశాలు ఉన్నాయో అవి చర్చించాం కానీ మనం ఇంత దాకా సంఖ్యాబంధమైన వి చేయలేదు ఈ ఉత్పన్నంకు మద్దతు గా తరువాత నేను అనేక సంఖ్య బంధమైన వి తీసుకుంటాను ఇంత దాకా మనం సూత్రం యొక్క గణిత అభివృద్ధి చూసాం నేను మీకు వివిధ రకాల ఎన్ని వీలైతే అన్ని ప్రశ్నలు చూపిస్తాను ఇది మీకు ఉపయోగ కరంగా ఉంటుంది మీ లక్ష్యం దీన్ని అర్థం చేసుకోవడం ఉదాహరణ 1 తీసుకోండి మనం చిన్నదైన ఈ చిత్రాన్ని తీసుకుందాం నేను గీయడం బదులు పుస్తకం నుంచి తీసుకున్నాను ఇది పటం 12 ఇది వాస్తవంగా 7 ఒకేలా ఉన్న స్ట్రాండ్స్ మరియు ఒక కేంద్ర స్ట్రాండ్ కలిగి ఉన్న స్ట్రాండెడ్ కండక్టర్ చూపిస్తోంది దీని చుట్టూ ఒకే రేడియస్ r ఉన్న 6 కండక్టర్స్ ఉన్నాయి చుట్టూ ఉన్న కండక్టర్స్ యొక్క రేడియస్ వేరుగా ఉంటే అది ఈ రకమైన ఆకృతీకరణ ఉండదు మీరు కండక్టర్ యొక్క స్వీయ రేఖా గణిత సగటు రేడియస్ మరియు Ds మొత్తంగా కండక్టర్ యొక్క రేడియస్ నిష్పత్తి కనుగొనాలి చివర గా ఫలితాల గురించి వ్యాఖ్యానించండి ఇది ఆకృతీకరణ ఇది మీరు చదవగలిగే లాగా ఉందని అనుకుంటున్నాను నేను కొంచెం పెద్దగా చేయడానికి ప్రయత్నిస్తున్నాను డ్రాయింగ్ సరిపోయిందని అనుకుంటున్నాను ఇది కేంద్ర స్ట్రాండ్ దీని సంఖ్య 7 అని ఇచ్చారు దీని చుట్టూ 6 కండక్టర్స్ ఉన్నాయి దీని సంఖ్య 1 అనుకోండి ఇది 2 ఇది 3 ఇది 4 ఇది 5 మరియు ఇది 6 కేంద్రం గా ఉన్నది 7 1 2 3 4 5 6 మొదట మీరు స్ట్రాండ్ 1 నుండి దూరం చూడాలి ఈ దూరం అంటే ఇక్కడ నుండి ఇక్కడకు కేంద్రం నుండి కేంద్రానికి ఇది ఒక దూరం ఇక్కడ నుండి ఇక్కడకుఇక్కడ నుండి ఇక్కడకు ఇది దూరంఇక్కడ నుండి ఇక్కడకు మరియు ఇక్కడ నుండి కేంద్రానికి కూడా మొదట మీరు ఏమి చూడొచ్చు అంటే 1 నుండి 2 వాస్తవంగా ఇది 1 ఇది 2 కాబట్టి D12 D16 D12 D16 D17 ఇక్కడ నుండి ఇక్కడకు r కనుక ఇది 2r కు సమానమవుతుంది ఇది 12 16 మరియు ఇది కేంద్ర కండక్టర్ 7 వీడియో విన్నప్పుడు మీకు అంతా చదవగలిగే లాగా ఉంటుందని ఆశిస్తున్నాను D12 D16 2r తరువాత D14 వాస్తవంగా ఇది కండక్టర్ 4 D14 4r ఎందుకంటే ఇక్కడ నుండి ఇక్కడకు r దీని వ్యాసం 2r మళ్లీ ఇక్కడ నుండి ఇక్కడకు r అంతా కలిపి D14 4r ఇప్పుడుD13 నేను దీనిని మాత్రం విడిగా గీయడానికి ప్రయత్నిస్తున్నాను ఇది 1 ఇది 3 మరియు ఇది 2 మీరు D13 కనుగొనాలి 1 2 3 ఇది అంతా కలిపి ఇలా ఉంటుంది ఇది ఒకటి మరియు ఇక్కడ నుండి ఇక్కడికి మనం కనుగొనాలి ఇక్కడ నుండి ఇక్కడికి ఇక్కడ నుండి ఇక్కడికి 1 నుండి 2 2r ఇది 1ఇది 2 ఇది 3 వాస్తవంగా ఇది 2r అదే విధంగా 2 నుండి 3 కూడా 2r మరియు ఈ కోణం 300 ఇక్కడ ఈ ప్రొజెక్షన్ తీసుకోండి 2r Cos 300 2r Cos 300 అంటే అర్థం మొత్తం 2x2r Cos300 2×2r Cos 300 2×2r √32 2 2 కాన్సల్ అవుతాయి కాబట్టి 2√3r అవుతుంది D13 2√3r అవుతుంది సిమెట్రీ ప్రకారం ఈ కోణం 300 చేయొచ్చు అదే విధంగా D15 13 మరియు 15 సమాన దూరం 1 నుండి 5కు ఒకే దూరం కనుక D132√3r D15 అదే విధంగా మీరు కండక్టర్ 2 తీసుకుంటే అదే అర్థం వస్తుంది D24 D26 అవుతుంది మీరు ఈ కండక్టర్ తీసుకుంటే D35 D31 ఈ విధంగా జరుగుతుంది దాని అర్థంమీరు ప్రతి కండక్టర్ విడిగా పరిగణించాలి మీరు GMD సాధించాలి ఆ స్థితిలో ఏం జరుగుతుందో చూడండి మొదట మనం చూడాల్సింది 7 కండక్టర్స్ ఉన్నాయి మరియు స్వీయ GMD కనుగొనాలి దాని అర్థం అది n2 కాబట్టి 149 అంటే 49 అవకాశాలు ఉండే లా మీరు 49 యొక్క మూలం తీసుకోవాలి కేంద్ర దానితో కలిపి 7 కండక్టర్స్ ఉన్నాయి ప్రతి దాని యొక్క కల్పిత రేడియస్ r తీసుకుంటే r7 ఉండాలి తరువాత నేను D122 చేస్తున్నాను ఇది 6 సార్లు పునరావృతం అవుతుంది మీరు ప్రతిదీ చూడొచ్చు D122 D14 D176 అంటే అర్థం మీరు ఈ రేఖాచిత్రం తీసుకుంటే ఇందులో ఇది తీసుకుంటే అవుతుంది D12 అనేది D16 రెండుసార్లు కు సమానమవుతుంది మీరు ఇది తీసుకుంటే D21 D23 అదే విధంగా గా దీన్ని తీసుకుంటే D34 D32 ఈ విధంగా ప్రతిదీ పరిగణించాలి ఇలా ప్రతి కండక్టర్ కు దూరం సమానంగా D12 D16 ఉంటుందని భావించాలి అదేవిధంగా ఈ కండక్టర్ తీసుకుంటే మీరు ఈ దూరం మరియు ఈ దూరం తీసుకోవాలి దీన్ని తీసుకుంటే ఇదిఇది కాబట్టి ప్రతిదీ రెండు సార్లు వస్తుంది మరియు D12 D16 D32 అన్ని దూరాలు ఒకటే కనుక ప్రతి కండక్టర్ కు దూరం రెండు సార్లు పునరావృతం అవుతోంది ఎందుకంటే D12 మరియు D16 ఒకటే D12 D16 అందుకే ఇక్కడ D122 చేస్తున్నాం కానీ కేంద్ర కండక్టర్ చుట్టూ 6 కండక్టర్స్ ఉన్నాయి అందుకే D1226 ప్రతి కండక్టర్ తీసుకుంటే 2 దూరాలు ఒకటే అందుకే D12×D16×D23×D34 అని క్లిష్టతరం గా కాకుండా D122 అని రాశాము సులభంగా అన్ని సమానమని రాశాము అదే విధంగా మీరు 13 తీసుకుంటే D132 వస్తుంది ఎందుకంటే 1 2 3 1 2 5 ఒకటే దూరం ఇప్పుడు మీరు 2 తీసుకుంటే 2 నుండి 4 2 నుండి 6 ఒకే దూరం మీరు 3 తీసుకుంటే 3 నుండి 5 3 నుండి 1 ఒకే దూరం ఈ విధంగా రెండు సార్లు వస్తుంది మరియు చుట్టూ ఉన్న కండక్టర్స్ 6 అంటే 6 సార్లు వస్తుంది అందుకే D1326 తరువాత D14 అంటే ఇక్కడ నుండి ఇక్కడకుఅదే విధంగా 2 నుండి 5 అలాగే 3 నుండి 6 ఈ విధంగా D14 ఒక్కసారే వస్తుంది వేరే ఇలాంటి దూరం ఇక్కడ లేదు 1 4 2 5 3 6 తరువాత 4 1 ఈ విధంగా 6 సార్లు వస్తుంది అందుకే D146 తరువాత D17 D17 అంటే కండక్టర్ 1 నుండి కేంద్ర స్ట్రాండ్ 7 17 27 37 47 57 67 అన్ని ఒకటే కాబట్టి D176 దాని అర్థం D122 6 సార్లు పునరావృతం అయింది తరువాత ఒకే దూరం అదే విధంగా D132 కూడా 6 సార్లు తరువాత D14 ఒకసారి D17 ఒకసారి 6 సార్లు కేంద్ర కండక్టర్ D2r ఇది మిగిలిపోయింది మనం ప్రతిదానికి r తీసుకున్నాము ఇప్పుడు కేంద్ర కండక్టర్ కు కూడా దూరం తీసుకోవాలి కనుక ఇక్కడ నుండి ఇక్కడకు 2r ఇక్కడ నుండి ఇక్కడకు 2r ఇక్కడ నుండి ఇక్కడకు 2r ఇలా 6 సార్లు అందుకే 2r6 మొత్తం ఘాతం149 Ds r7D122 D14 D176 6149 ఇప్పుడు మనం ఎలా పరిక్షిస్తాము అంటే లోపల ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ఘాతం కూడితే 49 రావాలి లేదంటే దాని అర్థం గణించుట లో తప్పు జరిగిందని ఉదాహరణకుమీరు దీన్ని తీసుకుంటే దీని యొక్క ఘాతం 7 దీన్ని తీసుకుంటే 2 x 6 12 2 x 6 12 ఘాతం 1 అంటే 6 మరియు ఇక్కడ కూడా 1 అంటే 6 మరియు ఇక్కడ కూడా 6 అంటే 6 చేసి కూడితే 12 7 19 19 12 31 తరువాత 6 6 6 18 కాబట్టి మొత్తం 49 మరియు ఘాతం 149 దాని అర్థం మీరు చేసినది సరైనది లేకపోతే లెక్కింపు లో తప్పు జరిగిందని అర్థం చేసుకోవాలి మీకు అర్థమైంది ఆశిస్తున్నాను ఇది సులభం గా కనిపించినప్పటికీ లెక్క లో పొరపాటు జరిగే అవకాశాలున్నాయి ఈ విధంగా ఎన్ని అవకాశాలు ఉన్నాయో మీరు అర్థం చేసుకోవాలి నేను 1n2 అని రాశాను ఎందుకంటే 7 కండక్టర్స్ ఉన్నాయి అన్నింటిని కూడితే ఘాతం వేరే మరియు ఇది వేరు గా వస్తే ఆ పరిమాణం సరిపోదు చివరికి Ds మీటర్ లో తీసుకోవాలి కాబట్టి ఘాతం విషయంలో అవి సరిపోవాలి r అనేది ప్రతి కండక్టర్ యొక్క కల్పిత రేడియస్ 7 స్ట్రాండ్స్ ఉన్నాయి కాబట్టి 7 వ ఘాతం గా రాస్తున్నాము నేను వివరించానుD122 D132 D17 టర్మ్ బయటి స్ట్రాండ్ నుండి మిగతా అన్ని స్ట్రాండ్స్ దూరాల యొక్క లబ్ధము సూచిస్తుంది బయట ఉన్న 6 వ స్ట్రాండ్ కోసం ఈ లబ్ధము ను ఘాతం 6 గా రాశాము ఇది ఎలా తీసుకున్నారో మీకు వివరించాను టర్మ్ 6 కూడా కేంద్ర స్ట్రాండ్ నుండి నేను మీకు చెప్పాను కేంద్ర స్ట్రాండ్ నుండి ప్రతి బయటి స్ట్రాండ్ దూరాల యొక్క లబ్ధము అయితే 6 సార్లు వస్తుంది ఎలా వస్తుందో నేను మీకు వివరించాను నేను ఇప్పుడే చూపించిన D12D14 దూరం మీరు సబ్స్టిట్యూట్ చేస్తే ఏవైతే విలువ లు మీకు వచ్చాయో అన్నింటినీ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసి లెక్కించండి ఇక్కడ నేను ఆ లెక్కింపు చేయలేదు ఎందుకంటే సమయం వృధా అవుతుంది అన్ని విలువలు సబ్స్టిట్యూట్ చేశాక మీరు దీనిని సాధన చేయవచ్చు తరువాత ఏం జరుగుతుందంటే మీకు Ds 2 177r లభిస్తుంది ఇది చివరిగా ఈ జవాబు వస్తుంది దీనిని మీరే సొంతంగా చేయండి కాబట్టిమొత్తంగా కండక్టర్ యొక్క రేడియస్ 3r ఎందుకంటే ఇక్కడ నుండి ఇది 6 సార్లు ఉంటుంది ఇది ఇక్కడి నుండి ఇక్కడకు r మీరు మొత్తంగా తీసుకుంటే వీటన్నింటి నీ 10 ఇది 2r ఇది 2r ఇది 2r కాబట్టి 6r రేడియస్ 6r2 3r అందువలనమొత్తంగా కండక్టర్ యొక్క రేడియస్ 3r నేను ఇక్కడ 3r రాశాను అందువలన మొత్తంగా కండక్టర్ రేడియస్ నిష్పత్తి 2 177r 3r 0 7257 నేను మొదట్లో ఫలితం గురించి వ్యాఖ్యానించాను అందువల్ల స్ట్రాండ్స్ సంఖ్య పెరిగే కొద్దీ ఈ నిష్పత్తి వాస్తవంగా 0 7788 సమీపిస్తుంది ఘన కండక్టర్ లాగా అది వ్యాఖ్య ఇది ఉదాహరణ 1 మీకు అర్థమైందని ఆశిస్తున్నాను తరువాత ఉదాహరణ 2 మొదట నేను ప్రశ్న చదువుతాను తరువాత మనం రేఖా చిత్రం ఇద్దాం ఒక 3 ఫేజ్ 50 Hz 30 కిలోమీటర్ పొడవు గల లైన్ 4 నెంబర్ 40 వైర్స్ఇది ఒక రకమైన కండక్టర్స్ యొక్క వివరము వ్యాసం1 5cm సమతలం లో 2m అడ్డంగా అంతరం కలిగి ఉన్నాయి వైర్స్ Ia Ib Ic కరెంట్స్ తీసుకు వెళ్తున్నాయి మరియు నాలుగవ వైర్ తటస్థం 0 కరెంట్ మోస్తుంది ఫేజ్ కరెంట్స్ అనే వి Ia 30 j24 A Ib 20 j26 A Ic A ప్రశ్నలో తటస్థ కరెంట్ ఇది కాకపో వచ్చు కానీ మీరు Ia Ib Ic చేస్తే అది 0 అయితే అర్థం ఫేజ్ కరెంట్స్ తటస్థం గా 0 అని ప్రశ్నలో చెప్పినప్పటికీ ఇచ్చిన లైన్ ట్రాన్స్పోజ్ చేయనిది తటస్థ వైర్ యొక్క ఫ్లక్స్ లింకేజెస్ కనుగొనాలి తటస్థ వైర్ లో ప్రేరిత ఓల్టేజ్ కనుగొనాలి మరియు ప్రతి ఒక్క 3 ఫేజ్ వైర్ లో ఓల్టేజ్ డ్రాప్ కనుగొనాలి మొదటిది క్షితిజ సమాంతర సమతల రేఖాచిత్రం 3 ఫేజెస్ a b c Ia Ib Ic అనే వి కండక్టర్స్ తీసుకువెళ్లే కరెంట్ ఇది తటస్థ మరియు ఈ కండక్టర్స్ మధ్య దూరంఫేజ్ తటస్థ అన్ని 2m2m2m ఉంటాయి ఇది కండక్టర్స్ యొక్క అమరిక ఈ లెక్కింపు చాలా సులభమైనది a నుండి n Dan 2 2 2 6m b నుండి n Dbn 2 2 4 m మరియు c నుండి n Dcn 2m వ్యాసం 1 5 cm ఇచ్చారు కాబట్టి రేడియస్ వ్యాసార్థం r 1 52 cm 0 సాధారణం గా ట్రాన్స్మిషన్ లైన్ లో 2 ఫేజ్ఎస్ మధ్య దూరం రేడియస్ తో పోలిస్తే చాలా ఎక్కువ దాదాపు D కు సమానం గా ఉంటుంది ఎందుకంటే r చాలా తక్కువ ఇప్పుడు తటస్థ వైర్ n యొక్క ఫ్లక్స్ లింకేజెస్ మనం ముందు జరిగిన చర్చల్లో చాలా సిద్ధాంతాలు చర్చించాం కాబట్టి మీరు తటస్థ వైర్ యొక్క ఫ్లక్స్ లింకేజెస్ నేరుగా రాయవచ్చు మీ లక్ష్యం తటస్థ కండక్టర్ తో ఫ్లక్స్ లింకేజెస్ కనుగొనడం Dana నుండి n దూరం ʎn 0 4605Ia log 1Dan Ib log 1Dbn Ic log 1DcnmWb Tkm ఇప్పుడుఈ వ్యక్తీకరణ లో ఇచ్చిన Dan Dbn మరియు Dcn సబ్స్టిట్యూట్ చేయండి సబ్స్టిట్యూట్ చేస్తే మీకు ʎn 0 4605Ia log16Ib log14Ic log12mWb Tkm లభిస్తుంది తరువాత log 16 log 14 log 12 ఏదైతే విలువ వస్తుందో దానిని ఇక్కడ పెట్టండి అప్పుడు ʎn 0 778 Ia 0 301Ic mWb Tkm అవుతుంది ఇప్పుడు దీని తరువాత ఇచ్చిన Ia Ib మరియు Ic విలువలను ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి ఇక్కడ నేను ఒక స్టెప్ దాటవేసాను ఇది చివరిది ʎn 0 274 mWb Tkm ఇప్పుడు తటస్థ వైర్ యొక్క ఫ్లక్స్ లింకేజెస్ ఈ వ్యక్తీకరణ క్లిష్టమైనది ఇప్పుడు రెండవ భాగం మీరు కనుగొనాలి ఇది ఫ్లక్స్ లింకేజెస్ ఇది b భాగం తటస్థ వైర్ లో ప్రేరిత ఓల్టేజ్ Vn jꞷ × ʎn ×30 ఎందుకంటే వైర్ యొక్క పొడవు30 కిలోమీటర్ ఇచ్చారు కాబట్టి jꞷ x ʎn × 30 3 ఫేజ్ 50 Hz 30 కిలో మీటర్లు పొడవు అని ఇక్కడ రాసి ఉంది కనుక j2𝜋 x 50 మనకు ఓల్ట్స్లో కావాలి ఇక్కడ పర్ కిలోమీటర్ ఇచ్చారు కాబట్టిమనం 30 తో గుణిస్తున్నాము

4605 x 10 3x20 ఇక్కడ మిల్లి వెబర్ ఉంది అందుకే 10 3 ఓల్ట్స్ లో ఉండడానికి మనం చేస్తున్నాము మీరు గుణిస్తే Vn 121 50 volts ఇది తటస్థ వైర్ లో ప్రేరిత ఓల్టేజ్ ఇప్పుడు భాగం c సమీకరణం 60 నుండి కండక్టర్ 'a' యొక్క ఫ్లక్స్ లింకేజెస్ నేను 'a' ఇన్వర్టెడ్ కామా లో పెట్టాను మనం ఇలా రాయవచ్చు ʎa 0 4605Ia log1r Ib log 1D Ic log 12 DmWb Tkm నేరుగా 2 m అని రాసే బదులు a నుండి మొదట స్వీయ మైనది Ia log1r తరువాత Ib a నుండి b దూరం D అంటే Ib log1D తరువాత a నుండి c D 2 metre Ic log 12D ఎందుకంటే ఇది 2D కాబట్టి ఇప్పుడు తటస్థ కరెంట్ 0 కాబట్టి Ia Ib Ic 0 దాని అర్థం Ic Ia Ib అందువలన Ic Ia Ib ను ఈ వ్యక్తీకరణ లో సబ్స్టిట్యూట్ చేయండి నేను మీకు చూపించడం లేదు కానీ మీరు సబ్స్టిట్యూట్ చేసి తరువాత సరళీకరించండి మీకు ʎa 0 4605 Ia log1r Ib log1D Ia log2D Ib log 2DmWb Tkm లభిస్తుంది మీరు ʎa మరింత సరళీకరిస్తే ʎa 0 4605Ia log 2Dr Ib log2 mWb Tkm ఈ విధంగా మీరు ʎb గణించండి ʎb 0 4605 Ia log1D Ib log1r Ic log 1D mWb Tkm Ic Ia Ib ఉపయోగించి అదే పద్ధతి అనుసరించి Ic తొలగించండి సరళీకరణ తరువాత ʎb 0 4605 Ib logDr mWb Tkm అదే విధంగా ʎc 0 4605 Ia log12D Ib log1D Ic log1r mWb Tkm ఎందుకంటే c నుండి a దూరం 2D ఇక్కడ కూడా Ic Ia Ib అదే విషయం అనుసరించి దీనిని ఈ వ్యక్తీకరణ లో సబ్స్టిట్యూట్ చేసి సరళీకరిస్తే మీకు ʎc 0 4605Ib log Ic log Ib log1D Ic log1r లభిస్తుంది ఇక్కడ మనం వాస్తవంగా Ia భాగాన్ని తొలగించాము Ic Ia Ib స్థితి లో లాగా కాకుండా మీరు కేవలం సరళీకరించండి కాబట్టి ఏది అయితే వస్తుందో అందులో Ib మరియు Ic మాత్రమే ఉంటాయి Ia తొలగించబడింది కనుక ʎc 0 4605 Ib log 2 Ic log 2r mWb Tkm ఇది ʎa ʎb ʎc ప్రేరిత వోల్టేజ్ ∆Va 0 4605 x jꞷ x 10 3 x Ia log2Dr Ib log x 30 ఇక్కడ మిల్లి వెబర్ ఉంది కాబట్టి 10 3 మరియు పొడవు 30 కిలోమీటర్లు ఉంది బ్రాకెట్లో Ia log2DrIb log ʎa యొక్క వ్యక్తీకరణ ఇక్కడ మీరు కరెంట్ Ia మరియు Ib సబ్స్టిట్యూట్ చేయండి తరువాత D 2m సబ్స్టిట్యూట్ చేసి లెక్కించండి మీకు ∆Va 514 20 Volts లభిస్తుంది ఇది ఫేజ్ a లో ప్రేరిత వోల్టేజ్ ఎక్కడైతే b c రాసి ఉందో అక్కడ తదనుగుణంగా దానిని నేను తొలగించాను అదే విధంగా మీరు ఫేజ్ b మరియు ఫేజ్ c లెక్కించండి ∆Vb 360 560 దీనిని మీరే లెక్కించండిఈ జవాబు సరి చేశాను ∆Vc 827 40 Volts నా సలహా ఏంటంటే మీరు దీనిని విన్నాక మీకు ఎటువంటి ఇబ్బంది ఉన్నా నాకు మెయిల్ చేయండి మీకు ఎటువంటి సందేహం ఉన్నాఏదైనా క్లిష్టత ఎదురైనా నాకు మెయిల్ చేయండి ఖచ్చితం గా మీకు త్వరగా జవాబు ఇవ్వడానికి ప్రయత్నిస్తాను